బిగ్ డేటా అంటే ఏమిటి మేము బిగ్ డేటా గురించి చాలా క్లుప్తంగా కవర్ చేస్తాము మొదటి ప్రశ్న ప్రతి ఒక్కరి మనస్సులో ఉండేది ఏమిటంటే బిగ్ డేటా అంటే ఏమిటి ఇప్పుడు బిగ్ డేటా అంటే చాలా సింపుల్గా పెద్దది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దాని అర్థం ఏమిటి ఎంత పెద్దది ఉదాహరణకు మీరు సోషియాలజీకి వెళితే సామాజిక శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తారు క్షేత్ర ప్రయోగాలు చేస్తారు వ్యక్తులను ప్రశ్నలు అడుగుతారు మరియు వారి సమాధానాలు తీసుకుంటారు సామాజిక శాస్త్రం కోసం 10 మంది వ్యక్తుల డేటా కూడా పెద్దది కావచ్చు ఎందుకంటే 10 మంది వ్యక్తుల పూర్తి సెట్ను పొందడం చాలా కష్టం మేము వారి ప్రశ్నలన్నింటికీ నిజాయితీగా మరియు విశ్వసనీయంగా సమాధానం ఇస్తాము వారికి 10 అనేది బిగ్ డేటా మరోవైపు మీరు ఖగోళ శాస్త్రాన్ని తీసుకునే భౌతిక శాస్త్రవేత్త వద్దకు వెళ్లండి ఖగోళ టెలిస్కోప్ల నుండి ఈ చిత్రాలను అందుకున్న వ్యక్తులు మరియు వారికి టెరాబైట్ల డేటాను వారు ఒక రోజులో పొందుతారు ఒకే రోజు వారు టెరాబైట్ల డేటాను పొందుతారు టెరాబైట్ల డేటా అంటే టెరాబైట్ల డేటా కూడా వారికి పెద్దది కాదు పెటా బైట్లు మొదలైనవి వారికి బహుశా పెద్దవిగా ఉంటాయి కాబట్టి దీనికి పరిమితి లేదు చెప్పడానికి చాలా మంచి ప్రవేశం లేదు ఓహ్ దీని తర్వాత దీనిని బిగ్ డేటా అంటారు మరియు దీని క్రింద ఇది బిగ్ డేటా కాదు అలాంటిదేమీ లేదు ఇది విమర్శనాత్మకంగా మీరు మాట్లాడుతున్న అప్లికేషన్పై ఆధారపడి ఉంటుంది బిగ్ డేటా అంటే ఏమిటో కాంక్రీటుగా ఏమీ లేనప్పుడు అది క్రిటికల్గా అప్లికేషన్పై ఆధారపడి ఉంటుంది సాధారణంగా బిగ్ డేటా గా పరిగణించబడుతున్నది ఏమిటంటే డేటా లేదా డేటా పై పనిచేసే అల్గోరిథంలు సాధారణంగా బిగ్ డేటాగా పరిగణించబడే ఒక యంత్రం ద్వారా దీనిని నిర్వహించలేము కాబట్టి ఆ డేటా చాలా పెద్దదిగా ఉన్నప్పుడు దానిని ఒకే మెషీన్లో స్టోర్ చేయలేము లేదా సాంప్రదాయ అల్గోరిథం ద్వారా నిర్వహించలేము ఎందుకంటే దీనికి చాలా సమయం ఆచరణాత్మకమైన సమయం లేదా ఎక్కువ వనరులు బిగ్ డేటాగా పరిగణించబడుతుంది కానీ ఇవన్నీ చాలా ఫజ్జి నిర్వచనం అని గమనించండి బిగ్ డేటా అంటే ఖచ్చితమైన స్ఫుటమైన నిర్వచనం లేదు ఇది మాట్లాడుతున్న అప్లికేషన్పై చాలా విమర్శనాత్మకంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి అది పెద్ద డేటా కానీ మరియు పెద్ద డేటా యొక్క క్యారెక్టరైజేషన్ ఏమిటో కొంచెం చూద్దాం ఇప్పుడు నేను చెబుతున్నట్లుగా ఈ పెద్ద వాల్యూమ్లు సాంప్రదాయ అల్గోరిథం లు దానిని నిర్వహించలేకపోవచ్చు మీరు డేటాను స్టోర్ చేయడానికి కేవలం ప్రశ్నించడానికి డేటాను నిర్వహించడానికి కొత్త టెక్నిక్లు అవసరం కావచ్చు కొత్త టూల్స్ ఎందుకంటే సాంప్రదాయ RDBMS సిస్టమ్స్ వంటి సాంప్రదాయ టూల్స్ నిర్వహించ లేకపోవచ్చు మరియు కంప్యూటింగ్ సిస్టమ్స్ యొక్క అనేక కొత్త ఆర్కిటెక్చర్లు కాబట్టి ఒకే యంత్రాలు దానిని స్టోర్ చేయకపోవచ్చు మీకు బహుశా క్లౌడ్ కంప్యూటర్లు లేదా సూపర్ కంప్యూటర్లు లేదా పంపిణీ చేయబడిన సెటప్లు మరియు మొదలైనవి అవసరం అది అవసరం కావచ్చు మరియు బిగ్ డేటాకు ఈ విషయాలన్నీ అవసరం కావచ్చు ఇప్పుడు బిగ్ డేటా అంటే ఏమిటి పెద్ద డేటా యొక్క నిర్దిష్ట లక్షణాలు చేయబడుతున్నాయి కాబట్టి పెద్ద డేటా యొక్క మూడు ముఖ్యమైన లక్షణాలు పెద్ద డేటా విలక్షణమైనది వీటిని v లు v లక్షణాలు అని పిలుస్తారు మూడు ముఖ్యమైన v లు మొదటి మూడు ముఖ్యమైన v లు వాల్యూమ్ పెద్ద డేటా సాధారణంగా చాలా పెద్ద వాల్యూమ్ని కలిగి ఉంటుంది కనుక ఇది చాలా పెద్దదిగా ఉన్నప్పుడు మొత్తం డేటాను కూడా ఒక మెషీన్లోకి లేదా ఏ వస్తువులోకి ఎలా లోడ్ చేయాలో కూడా అంటే దాన్ని లోడ్ చేయడానికి ఇండెక్స్ చేయడానికి ప్రశ్నించడానికి మొదలైనవి ఉన్నాయి సమస్య ఈ వాల్యూమ్ అప్పుడు అది వైవిధ్యమైనది ఎందుకంటే పెద్ద డేటా ఎల్లప్పుడూ ఒకే రకానికి చెందిన డేటాకు సంబంధించినది కాకపోవచ్చు కనుక ఇది ఒక స్కీమా లేదా ఒక క్యాస్కేడ్ కాదు అప్పుడు మేము ఒక పెద్ద డేటా సెటప్లో వివిధ రకాల విషయాలను తద్వారా మిళితం చేస్తాము అనేది విషయం మరియు డేటాను RDBMS లాగా లేదా సెమీ స్ట్రక్చర్డ్ కీ వాల్యూ స్టోర్స్ లాగా లేదా పూర్తిగా స్ట్రక్చర్ చేయని టెక్స్ట్ వ్రాతపూర్వక మెమరీ అనగా దాదాపుగా ఎలాంటి స్ట్రక్చర్ లేదు అని అర్థం కాబట్టి విషయం మరియు వెలాసిటీ ఇప్పుడు వెలాసిటీ చెప్పడం అంటే ఏమిటి వెలాసిటీ తప్పనిసరిగా బిగ్ డేటా నిజ సమయంలో రావచ్చు ఇది స్ట్రీమింగ్ డేటా కావచ్చు ఇది అల్గోరిథం ప్రాసెస్ చేసినట్లుగా ఉండవచ్చు మరింత ఎక్కువ డేటా వస్తూనే ఉంటుంది కాబట్టి మరియు ఇది చాలా పెద్దదిగా ఉంటుంది మొత్తం డేటాను స్టోర్ చేయలేము మరియు తరువాత ప్రాసెస్ చేయవచ్చు దానిని వేగంగా ప్రాసెస్ చేయాలి స్ట్రీమింగ్ పద్ధతిలో నిజ సమయంలో ప్రాసెస్ చేయాలి డేటా వస్తోంది అక్కడ దానికి కొంత ప్రాసెసింగ్ జరుగుతోంది మరియు అది ప్రాసెస్ చేయబడుతోంది కాబట్టి ఇవి పెద్ద డేటా యొక్క మూడు ప్రారంభ v లు అప్పుడు ఏవైనా హైప్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పెద్ద డేటా చాలా హైప్ చేయబడుతుంది మరియు దీనికి సంబంధించిన కొన్ని ఇతర నిబంధనలు ఉన్నాయి నిజాయితీ వాస్తవికత అంటే డేటా వస్తోంది లేదా డేటా యొక్క ప్రామాణికత డేటా యొక్క నిజాయితీ అది సరైనదా కాదా డేటా చెల్లుబాటు అయ్యేదే అయినా లేదా పెద్ద డేటా ప్రాసెస్ చేస్తున్న డేటా అయినా చెల్లుబాటు అవుతుంది గడువు ముగిసింది కాబట్టి నేను ఫేస్ బుక్లో ఒక పోస్ట్ వ్రాసే సమయానికి మరియు నేను దానిని డిలీట్ చేస్తాను ఆ పోస్ట్ ఇకపై చెల్లదు కనుక అది చెల్లుబాటు అవుతుంది అప్పుడు విజిబిలిటీ ఒక వ్యక్తి మొత్తం డేటాను ఎలా విజువలైజ్ చేస్తాడు మరియు అది సిస్టమ్ యొక్క అన్ని భాగాలకు కనిపిస్తుందో లేదో ప్రతి ఒక్కరూ చేయగలరు ఉదాహరణకు నా ఫేస్బుక్ పోస్ట్ని చూడటం మరియు అలా మొదలైనవి అన్ని మెషిన్స్ కోరుకున్నప్పటికీ అలాగే మరియు ముందుగానే విజిబిలిటీ మరొక సమస్య మరియు ఏడవది వేరియబిలిటీ కాబట్టి ఈ పెద్ద డేటా సింగిల్ సెటప్లో ఎంత వైవిధ్యాన్ని నిర్వహించగలదు అది కనీసం ఎంతైనా కావచ్చు లేదా కొన్ని రకాల నిర్మాణాలకు సంబంధించి కనీసం కొన్ని రకాల నియమాలకు సంబంధించినది కావచ్చు ఇవి బిగ్ డేటా తో సమస్యలు కాబట్టి ఈ మూడు అంటే వాల్యూమ్ వెరైటీ మరియు వెలాసిటీ మూడు ప్రారంభ v లు ఆపై అనేక ఇతర v లు గురించి మాట్లాడబడ్డాయి ఇప్పుడు పెద్ద డేటా సిస్టమ్లు జరగాలంటే మనకు కొన్ని ఎనేబర్లు అవసరం ఎనేబుల్లు అంటే కొన్ని విషయాలు జరగాలి బిగ్ డేటా సిస్టమ్ల గురించి మాట్లాడవచ్చు మొదటి విషయం ఏమిటంటే దీనికి స్టోరేజ్ స్పేస్ అవసరం ఒక రోజులో టెరాబైట్ల డేటా వస్తుందని అనుకుందాం మీకు బీటా బైట్ల స్టోరేజ్ అవసరం 1000 టెరాబైట్లు ఒక పెటా బైట్ మీకు ఆ రకమైన స్టోరేజ్ అవసరం ఆ హార్డ్ డ్రైవ్లు ఉండాలి లేదా ఆ సిస్టమ్లు తప్పక తయారు చేయబడాలి అదే విషయం కనుక ఇది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి కాబట్టి ఇంక్రీజ్డ్ స్టోరేజ్ వాల్యూమ్ మరియు ఇంక్రీజ్డ్ స్టోరేజ్ రకం తర్వాత ప్రాసెసింగ్ పవర్ పెరిగింది మాకు వేగవంతమైన మరియు వేగవంతమైన మెషిన్స్ అవసరం మరింత మెరుగైన మరియు మెరుగైన CPU లు మొదలైనవి చాలా అర్థమయ్యేవి మరియు వాస్తవానికి ఇంక్రీజ్డ్ డేటా బిగ్ డేటా మొత్తం ఈ డేటా గురించే మరింత ఎక్కువ డేటా ఉత్పత్తి అవుతోంది మరియు అందుకే దీనిని బిగ్ డేటా అంటారు అప్పుడు చాలా సార్లు డేటా నెట్వర్క్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది పెరిగిన నెట్వర్క్ వేగం లేదా నెట్వర్క్ సామర్థ్యాలు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో ఎందుకంటే డేటా వివిధ నెట్వర్క్ల నుండి ప్రసారం కావచ్చు మరియు మీరు దానిని మల్టీపుల్ డేటాబేస్కు పంపవచ్చు ఎందుకంటే ఇది పంపిణీ చేయబడిన సిస్టమ్ కనుక ఇది తప్పనిసరిగా వేర్వేరు ప్రదేశాలకు పంపబడుతుంది మొదలైనవి వాస్తవానికి మూలధనం లేదా నా ఉద్దేశ్యం మూలధనం తప్పనిసరిగా పెరిగిన డబ్బు ఈ విషయాలన్నింటినీ స్టోర్ చేయడానికి మాకు డబ్బు అవసరం బిగ్ డేటా పనులు చేయడానికి ఇవన్నీ అవసరం మరియు మీరు ఎందుకు బిగ్ డేటాను చేస్తారు తప్పనిసరిగా పెరిగిన వ్యాపారం ఉండాలి చివరి రెండు విషయాలు ముఖ్యంగా మీరు బిగ్ డేటాలో ఏదైనా బిగ్ డేటా చేయాలనుకుంటే కొన్ని కంపెనీలు బిగ్ డేటా చేయాలనుకుంటున్నాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి దీని నుండి లాభం పొందాలి ఈ బిగ్ డేటా సూత్రంలో నిమగ్నమవ్వడం విలువైనదే ఇది బిగ్ డేటా గురించి మరియు బిగ్ డేటా యొక్క ఎనేబర్లు మరియు తరువాత బిగ్ డేటా కోసం కొన్ని టూల్స్ అనేవి మాట్లాడవలసి ఉంటుంది మరియు అంతే కాబట్టి ఇప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని టూల్స్ ఉన్నాయి పెద్ద డేటా కోసం టూల్స్ మొదటి విషయం ఏమిటంటే బిగ్ డేటాను హోస్ట్ చేయడానికి ఈ మేఘాలు ఉన్నాయి క్లౌడ్ పంపిణీ చేయబడిన సర్వర్లు లేదా క్లౌడ్ ఇవి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి ఇది ప్రసిద్ధ క్లౌడ్ మీరందరూ తప్పనిసరిగా ఈ పదం క్లౌడ్ కంప్యూటింగ్ని విన్నారు మరియు మళ్లీ అది చాలా స్ఫుటమైన పదం కాదు కానీ క్లౌడ్ ఇది పంపిణీ చేయబడిన సర్వర్ ఒకరు డేటాను స్టోర్ చేయవచ్చు మరియు మీ అమెజాన్ EC2 చాలా డేటాను స్టోర్ చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది మరియు మీరు ఉచితంగా చెల్లించాలి కానీ కనీసం మాకు మీరు అలా చేయనివ్వండి అప్పుడు ఫైల్ సిస్టమ్ కొన్ని టూల్స్ ఉన్నాయి కొన్ని ఫైల్ సిస్టమ్లు అందుబాటులో ఉన్నాయి ఇది మిమ్మల్ని ఈ పని చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి ఫైల్ సిస్టమ్లో ఈ ఫైల్ సిస్టమ్ యొక్క లక్షణాలు ఇది స్కేలబుల్ అయి ఉండాలి మరియు అవి పంపిణీ చేయబడాలి ఫైల్ సిస్టమ్ కూడా ఈ డేటాకు మద్దతు ఇవ్వాలి సాంప్రదాయ ఫైల్ సిస్టమ్లు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు మళ్లీ HDFS ఫైల్ సిస్టమ్ దీనికి సపోర్ట్ చేసే ఈ విషయం ఇప్పటికే అందుబాటులో ఉంది మరియు తర్వాత అమెజాన్లో S 3 అనే సొంత ఫైల్ సిస్టమ్ ఉంది అక్కడ ప్రోగ్రామింగ్ మోడల్ ఉంది కాబట్టి ప్రోగ్రామింగ్ నమూనా కూడా మారుతుంది ఎందుకంటే సాంప్రదాయ అల్గోరిథంల ద్వారా బిగ్ డేటా ను నిర్వహించలేము ప్రోగ్రామింగ్ మోడల్ లేదా ప్రోగ్రామింగ్ నమూనా మార్చాల్సిన అవసరం ఉంది ఇది మరింత స్కేలబుల్ మరియు డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇది మళ్లీ పంపిణీ చేయబడింది మరియు కొలవదగినది ఈ కొత్త ప్రోగ్రామింగ్ మాడ్యూల్లోనే ఈ నిర్మాణాలను నిర్మించాలి దీనికి ఇది సహజంగా మద్దతు ఇవ్వాలి మరియు మ్యాప్ ఫ్రేమ్వర్క్ను తగ్గిస్తుంది ఎందుకంటే నేను మ్యాప్ తగ్గించడం ఫ్రేమ్వర్క్ నిర్వహిస్తుంది ఈ మరియు హడూప్ అనేవి ఈ పనులన్నింటినీ మనం చేసే మరొక సాధనం అప్పుడు దీనికి కోర్సు అవసరం కావచ్చు దీనికి డేటాబేస్ మద్దతు అవసరం ఈ డేటాబేస్లు RDBMS ని దాటి వెళ్లవలసి ఉంటుంది మరియు మేము ఇంతకు ముందే చెబుతున్నట్లుగా ఈ NoSQL పదం కింద మనం ఇంతకు ముందు చూసినట్లుగా క్లబ్ చేయబడింది మరియు ఇవి ఉదాహరణలు మీ H బేస్ అప్పుడు మొంగో DB మరియు కసాండ్రా మరియు ఈ విషయాలన్నీ మరియు ఇవన్నీ పెద్ద డేటా కోసం ఎనేబర్లు ఇవి పెద్ద డేటా కోసం సాధనాలు అప్పుడు ఇది పెద్ద డేటాపై నిర్దిష్ట విశ్లేషణ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు చివరకు ఉన్నాయి ఇది కార్యకలాపాలు కాబట్టి ఆపరేషన్స్ మీవి ఏ రకమైన విషయాలు ఉన్నాయి ఇది మిమ్మల్ని అనుమతించాలి కాబట్టి ప్రశ్నించడానికి సాధనాలు ఇండెక్సింగ్ కోసం టూల్స్ అనలిటిక్స్ చేయడానికి టూల్స్ ఒకరు రన్ అనలిటిక్స్ చేయాలి మరియు ఈ ఓ ల్యాప్ మొదలైనవి అన్నీ ఆ క్వెయిరింగ్ ఇండెక్సింగ్ మరియు అనలిటిక్స్ నుండి వస్తున్నాయి మరియు అప్పుడు ఉన్నాయి దీని కోసం ఈ డేటా మైనింగ్ డేటా మైనింగ్ వివిధ డేటా మైనింగ్ టూల్స్ మొదలైనవి విభిన్నమైనవి ఉన్నాయి కాబట్టి ఈ పెద్ద డేటా విషయాల కారణంగా తప్పనిసరిగా మొత్తం డేటా మైనింగ్ విస్తరిస్తోంది ఎందుకంటే ఈ విషయం కోసం ఈ కార్యకలాపాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి డేటా మైనింగ్ తర్వాత సమాచారాన్ని తిరిగి పొందడం ఇవన్నీ సాధారణ నిబంధనలు మరియు ఇవి నేను పేర్కొంటున్న ప్రత్యేక సాధనాలు కావు ఎందుకంటే ఈ ప్రదేశాలలో చాలా టూల్స్ ఉన్నాయి కానీ అవన్నీ తప్పనిసరిగా పెద్ద డేటా చేయడానికి ఉపకరణాలుగా ఎనేబర్లుగా నిర్వహించగలవు మరియు మెషిన్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ మెషీన్ లెర్నింగ్ యొక్క ఒక ప్రత్యేక ఉదాహరణ ఆసక్తికరమైనది హడూప్ పైన నిర్మించిన ఒక మాహౌట్ టూల్ ఉంది ఇది హడూప్ డేటాబేస్తో నేరుగా కొన్ని మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను చేయగలదు ఈ విషయం హడూప్తో అనేక ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి వాటిలో చాలా ఓపెన్ సోర్స్ మరియు ఉచితం మరియు వాటిలో కొన్ని ఫ్రీ క్లౌడ్ కాదు ఉదాహరణకు Amazon EC2 మొదలైనవి మొదలైనవి చాలా ఖరీదైనవి కావు కాబట్టి మేము దీనిని స్టోర్ చేయాలి కాబట్టి వాస్తవానికి పెద్ద డేటా సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి అప్లికేషన్ను పరిశీలించాల్సి ఉంటుంది దాని కోసం పెద్ద డేటాను కలిగి ఉండటం సమంజసమా అని అప్లికేషన్ అది పెద్ద డేటా లేదా కాదా అని స్పష్టంగా నిర్వచించాలి మరియు నా అప్లికేషన్ అని చెప్పాలి పెద్ద మొత్తంలో డేటాను కలిగి ఉంది నేను పెద్ద డేటా టూల్స్ లేదా పెద్ద డేటా అప్లికేషన్ను ఉపయోగిస్తాను అది కొన్నిసార్లు ఫర్వాలేదు కొన్నిసార్లు సాంప్రదాయ అల్గోరిథంలు చాలా బాగా చేయగలవు కాబట్టి ఈ అన్నింటినీ నిర్వహించడానికి పెద్ద డేటా ఇవన్నీ చేస్తున్నాయో లేదో స్పష్టంగా నిర్వచించాలి మరియు చూడాలి ఒక కొత్త నమూనా బయటకు వస్తోంది అక్కడ కొత్త పదం వస్తుంది దీనిని డేటా సైన్స్ అని పిలుస్తారు డేటా సైన్స్ కోర్సులు ఉన్నాయి మరియు అక్కడ డేటా సైన్స్ విషయాలు ఉన్నాయి తప్పనిసరిగా ఈ పెద్ద డేటా క్లౌడ్ కంప్యూటింగ్ ఈ అన్ని విషయాల వాతావరణాన్ని నిర్వహించడానికి అది ఉద్భవిస్తున్న పదం కాబట్టి ప్రస్తుతం నోఎస్క్యూఎల్ బిగ్ డేటా స్పష్టంగా అర్థం కాలేదు బిగ్ డేటా అంటే ఏమిటి అనేది అప్లికేషన్పై విమర్శనాత్మకంగా ఆధారపడి ఉంటుంది మరియు ఇది హైప్ చేయడానికి మార్గం కానీ ఇవి కొన్ని ఎనేబుల్లు దీని కోసం కొన్ని టూల్స్ ఉన్నాయి కోర్సులోని అన్ని ఉపన్యాస మాడ్యూల్లను ముగించే ఈ కోర్సులో విషయం ముగుస్తుంది మీరందరూ ఈ కోర్సును ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను మీరందరూ ఈ కోర్సు నుండి ఏదైనా నేర్చుకున్నారని మీరు అసైన్మెంట్లను నిజాయితీగా మరియు సరిగ్గా చేశారని మరియు అసైన్మెంట్ల నుండి ఏదో నేర్చుకున్నారని మరియు స్లయిడ్లు పెట్టబడ్డాయి మరియు అసైన్మెంట్ పరిష్కారాలు అని నేను ఆశిస్తున్నాను తుది ధృవీకరణ పరీక్ష ఇవ్వబడింది మీరు దాని కోసం అధ్యయనం చేస్తుంటే అది అంత సులభం కాదు మరియు కానీ మీరందరూ ఉత్తీర్ణులయ్యారని మరియు మేము తెలుసుకుంటామని ఆశిస్తున్నాము మరియు అసైన్మెంట్ల నుండి ఈ కోర్సు ముగింపులో అన్ని సర్టిఫికేషన్ పరీక్షల ముగింపులో కనీసం ఏమి ఉంటుందనే దాని గురించి మాకు ఒక స్థూల ఆలోచన ఉంటుంది UG డేటాబేస్ సిస్టమ్ల గురించి డేటాబేస్ సిస్టమ్ల గురించి నిశ్శబ్దంగా మంచి పట్టు మరియు డేటాబేస్ల సమస్యలను పరిష్కరించడంలో మీరు చాలా సౌకర్యంగా మరియు నమ్మకంగా ఉంటారు